కాబట్టి ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు చివరి మాడ్యూల్ థియరీ పార్ట్ లో చెప్పిన బ్యాండ్ పాస్ ఫిల్టర్ గురించిన ప్రయోగాలు ఈ మాడ్యూల్లో చేసి చూపిస్తాము కాబట్టి బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించవచ్చో చూశాము మరియు పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుండి యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ను ఎలా రూపొందించవచ్చో మనము నేర్చుకున్నాము కాబట్టి హైపాస్ ఫిల్టర్ను క్యాస్కేడ్ చేయడం లేదా లోపాస్ ఫిల్టర్తో అనుసంధానించడం అనే ఆలోచన ఉంది ఇప్పుడు మనం ప్రయోగాలు చేద్దాం మరియు వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం సరేనా కాబట్టి ఫిగర్ 15 లో హైపాస్ ఫిల్టర్ మరియు లోపాస్ ఫిల్టర్ ఉన్నాయి C1 R1 R2 C2 విలువలు కూడా ఇవ్వబడ్డాయి సరేనా ఇప్పుడు మీరు సర్క్యూట్ను కనెక్ట్ చేసిన తర్వాత పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క పనిని అధ్యయనం చేయడమే మన లక్ష్యం యాక్టివ్ కాంపోనెంట్ లేనందున ఫిగర్ 15 లో చూపిన విధంగా సర్క్యూట్ ను కనెక్ట్ చేయండి 5V గరిష్ట విలువ కలిగి 50 హెర్ట్జ్ గల శిఖరాన్ని నేరుగా సైన్ తరంగాన్ని Vin వద్ద ఇన్పుట్ గా వర్తించండి 20 హెర్ట్జ్ పౌనఃపున్యము నుండి అవుట్ పుట్ ని Vout వద్ద వేర్వేరు పౌనఃపున్యం కోసం వేర్వేరు దశలలో గమనించండి మరియు అవుట్ పుట్ వోల్టేజ్ గరిష్ట విలువని గమనించండి 159 హెర్ట్జ్ వద్ద అవుట్ పుట్ తరంగము యొక్క ఆకారం మరియు వ్యాప్తి 159 హైపాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మరియు 1 5 కిలో హెర్ట్జ్ లోపాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పై వ్యాఖ్యానించండి కాబట్టి ఇక్కడ మేము 1 5 కిలో హెర్ట్జ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో లోపాస్ ఫిల్టర్ను 159 హెర్ట్జ్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో హై పాస్ ఫిల్టర్ ను రూపొందించాము మీకు కోసం తక్కువ పాస్ మరియు హైపాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి ఈ ప్రత్యేక సందర్భంలో అవుట్ పుట్ వద్ద మనం చూసే దాన్ని చూద్దాం ఇది పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ కాబట్టి బ్రెడ్బోర్డ్లో సర్క్యూట్ను చూపించడం కోసం మనకు సహాయపడటానికి నేను సీతారామ్ను పిలవాలనుకుంటున్నాను ఆపై సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి మీరు పాసివ్ హైపాస్ ఫిల్టర్ మరియు లోపాస్ ఫిల్టర్ లను కలిపి కనెక్ట్ చేయడాన్ని చూడవచ్చు ఇప్పుడు మనము ఫంక్షన్ జనరేటర్ ద్వారా తరంగాన్ని వర్తింపచేస్తున్నాము ఆ 5V పీక్ టు పీక్ వ్యాప్తి తో 49 హెర్ట్జ్ పౌనఃపున్యము గల తరంగాన్ని మనము హైపాస్ ఫిల్టర్ ఇన్ పుట్ వద్ద మరియు లోపాస్ ఫిల్టర్ అవుట్ పుట్ వద్ద వర్తింపచేస్తున్నాము కాబట్టి బ్యాండ్ పాస్ ఫిల్టర్ కి ఇన్ పుట్ హైపాస్ ఫిల్టర్ ద్వారా మరియు అవుట్ పుట్ లోపాస్ ఫిల్టర్ ద్వారా వర్తింపచేస్తాము కాబట్టి 5 12 వోల్ట్లను వర్తించేటప్పుడు అదే సిగ్నల్ గుండా వెళ్ళడానికి ఇది అనుమతించదు మరియు ఇది ఈ నిర్దిష్ట పౌనఃపున్యాన్ని అడ్డుకుంటుంది మీరు చాలా ముఖ్యమైన ప్రభావాన్ని కూడా గమనిస్తారు నిర్దిష్ట సమయంలో లోడింగ్ ప్రభావం ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను 99 హెర్ట్జ్ పౌనఃపున్యం వద్ద ఫ్రీక్వెన్సీ సరే కానీ వ్యాప్తి లేదు అంటే ఈ నిర్దిష్ట ఫిల్టర్ తన గుండా ఈ ఫ్రీక్వెన్సీని అనుమతించడం లేదు ఇప్పుడు ఫ్రీక్వెన్సీని పెంచుకుందాం పీక్ టు పీక్ వోల్టేజ్ కూడా పెరుగుతోంది మరింత పెంచుదాం ఈ ప్రత్యేకమైన హై పాస్ ఫిల్టర్ కోసం విలువను 159 హెర్ట్జ్కు దగ్గరగా మీరు అవుట్ పుట్ లో అకస్మాత్తుగా మార్పు గమనిస్తారు ఇది గరిష్ట పౌనఃపున్యం 159 2 హెర్ట్జ్ ఇది పాస్ చేయడానికి అనుమతించబడుతుంది అని మీరు గమనించగలరు కానీ అవుట్ పుట్ వద్ద వోల్టేజ్ చూడలేము ఇది 2 4 వోల్ట్లు దీనికి కారణం లోడింగ్ ప్రభావం మనము ఆపరేషన్ యాంప్లిఫయర్ ని ఉపయోగించటం ద్వారా దీనిని తొలగించవచ్చు ఇది యాక్టివ్ ఫిల్టర్ అందువల్ల చాలా సందర్భాల్లో ఈ లోడింగ్ కారణంగా చాలామంది పాసివ్ ఫిల్టర్ ను ఉపయోగించరు పౌనఃపున్యాన్ని పెంచడంలో 1 5 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని దాటవచ్చు మరియు ఆ మేరకు వోల్టేజ్ ప్రభావం గణనీయంగా తగ్గే అవకాసము ఉంది కాబట్టి మీరు సెట్ చేసిన ఫ్రీక్వెన్సీని 1 5 కిలో హెర్ట్జ్ పైన పెంచుతూ ఉంటే లోపాస్ ఫిల్టర్ అధిక ఫ్రీక్వెన్సీని నిరోధించడం ప్రారంభిస్తుంది ఇది నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను దాటిపోతుంది లోడింగ్ కారణంగా అవుట్పుట్లో ఆ ముఖ్యమైన వ్యత్యాసాన్ని మీరు చూడలేరు లోడింగ్ ప్రభావం వల్ల ఏ బ్యాండ్ అనుమతించబడుతుందో ఏ బ్యాండ్ అనుమతించబడలేదో మనకు అర్థం కాదు అవుట్ పుట్ సిగ్నల్ ఆకారంపై వ్యాఖ్య ఏమిటి అవుట్ పుట్ సిగ్నల్ ఇన్ పుట్ సిగ్నల్ ను అనుసరిస్తుంది కానీ అవుట్ పుట్ సిగ్నల్ విలువ ఇన్ పుట్ సిగ్నల్ కంటే తక్కువ గా ఉంటుంది లోడింగ్ ప్రభావం మూలముగా ఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పాస్ చేయడానికి అనుమతించబడుతుందో ఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పాస్ చేయడానికి అనుమతించబడదు అనే దానిని వివరించడం కష్టం అవుతుంది ఫిల్టర్ను ఉపయోగిస్తూ చేసిన ప్రయోగంలో ఇదే మా వ్యాఖ్య కాబట్టి బ్యాండ్ పాస్ ఫిల్టర్ పై చేసిన మన ప్రయోగం సరియైనదా ఇప్పుడు పాసివ్ బ్యాండ్ పాస్ బదులు నేను యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉపయోగిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఇక్కడ మళ్ళీ సర్క్యూట్ చూస్తే మాకు హైపాస్ ఉంది లోపాస్ కూడా ఉంది మాకు R2 R1 సహాయంతో యాంప్లిఫికేషన్ కూడా ఉందా సరియైనదా ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ మరియు R2 మరియు R1 ద్వారా జరిగే యాంప్లిఫికేషన్ మూలముగా మనము లోడింగ్ ప్రభావాన్ని చూడలేము కాబట్టి నేను దీన్ని డిజైన్ చేయాలనుకుంటే ఫిగర్ 16 లో చూపిన విధంగా నేను మొదట ఈ సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి కాబట్టి నేను నా సర్క్యూట్ను ఈ ప్రత్యేక ఆకృతిలో కనెక్ట్ చేస్తాను మరియు నేను ఫ్రీక్వెన్సీ జనరేటర్ ఉపయోగించి ఇన్ పుట్ సిగ్నల్ను వర్తింపజేస్తాను తదుపరి దశ ఏమిటంటే ఈ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలను 159 15హెర్ట్జ్ గా లెక్కిస్తారు మరియు 1 59 కిలో హెర్ట్జ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fL మరియు fH తెలుసుకున్న తర్వాత మనము V1 వద్ద 5V 50 హెర్ట్జ్ సైన్ వేవ్ను వర్తింపజేస్తాము మేము 20 హెర్ట్జ్ దశతో ఫ్రీక్వెన్సీని పెంచడం ప్రారంభిస్తాము కాబట్టి అవుట్ పుట్ V0 ని గమనించి గరిష్ట అవుట్ పుట్ వోల్టేజ్ ని దాని గరిష్ట విలువని గమనించండి ఫ్రీక్వెన్సీని నిరోధించడానికి సమానమైన పౌనఃపున్యం అనగా ఆ విలువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కి సమానమవుతుంది ఇక్కడ వ్యాప్తి A 2 కి సమానమవుతుంది ఫ్రీక్వెన్సీ విలువ fL కంటే తక్కువ మరియు fH కంటే ఎక్కువ ఉన్నప్పుడు వ్యాప్తి అణచివేయబడుతుంది వ్యాప్తి అణచివేత అంటే ఏమిటి నేను 5 వోల్ట్ల గరిష్ట వోల్టేజ్ను కలిగి ఉంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే క్రింద మరియు పైన నేను చెప్పినప్పుడు నా వ్యాప్తి అణచివేయబడుతుందని నేను ఇన్పుట్ సిగ్నల్గా ఇచ్చే దానితో పోలిస్తే ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి మరొక విషయం ఏమిటంటే మనకు R1 10 కిలో ఓమ్ R2 1 కిలో ఓమ్ నేను నా గెయిన్ ను లెక్కిస్తే అది 0 1 నేను గెయిన్ ను పెంచుకోవాలనుకుంటే R2 ని 100 కిలో ఓమ్ తో భర్తీ చేయాలి నేను గెయిన్ ను 0 1 నుండి 1 లేదా 10 కి పెంచాలనుకుంటే నేను R2 విలువను మారుస్తూనే ఉండాలి ఎందుకంటే గెయిన్ R2 R1 R1 10 కిలో ఓమ్ గెయిన్ 0 1 నేను R2 ను 10 కిలో ఓమ్ 10 కిలో ఓమ్ 10 కిలో ఓమ్ గా తీసుకుంటే నా గెయిన్ 1 నేను R2 100 కిలో ఓమ్ 100 కిలో ఓమ్ 10 కిలో ఓమ్ నా గెయిన్ 10 అవుతుంది కాబట్టి నేను R2 సహాయంతో నా గెయిన్ మార్చగలను పాసివ్ ఫిల్టర్ల విషయంలో మనము గెయిన్ ను మార్చలేము కాబట్టి బ్రెడ్బోర్డుపై సర్క్యూట్ను వాస్తవంగా అమలు చేద్దాం మరియు చూద్దాం ఇదే జరిగితేమేము 5 వోల్త్స్ శిఖరాన్ని గరిష్ట సైన్ వేవ్కు వర్తింపజేసినప్పుడు మన అవుట్ పుట్ వోల్టేజ్కు ఏమి జరుగుతుందో కాబట్టి బ్రెడ్బోర్డుపై చూద్దాం సీతారాం తిరిగి వచ్చాడు మరియు అతను బ్రెడ్బోర్డ్లోని ఫిల్టర్ను మీకు చూపిస్తాడు మీరు చూసేది ఏమిటంటే మీకు హైపాస్ ఫిల్టర్ ఉంది మీకు లోపాస్ ఫిల్టర్ ఉంది మీకు ఆపరేషన్ యాంప్లిఫయర్ ఉంది ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ యాంప్లిఫయర్ను ఇంవర్టింగ్ మోడ్లో ఉపయోగిస్తున్నారు అందుకే R1 మరియు R2 ని ఉపయోగించడం ద్వారా దీని గెయిన్ ని మార్చవచ్చు ప్రస్తుతానికి మనము 0 1 గెయిన్ పొందాము మరియు మనము హైపాస్ ఫిల్టర్కు ఇన్ పుట్ను వర్తింపజేస్తున్నాము అప్పుడు మనము లోపాస్ ఫిల్టర్ వద్ద అవుట్ పుట్ ని పరిశీలిస్తాము కాబట్టి మళ్ళీ ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ పాసివ్ మరియు యాక్టివ్ కి మధ్య ఉన్న ఏకైక మార్పు ఏమిటంటే ఇక్కడ మనకు ఆప్ యాంప్ ఉంది మరియు మనము గెయిన్ కూడా మార్చవచ్చు మనము DC విద్యుత్ సరఫరాను ఉపయోగిస్తున్నాము మరియు DC విద్యుత్ సరఫరా ద్వారా మనము ఇప్పటికే ప్లస్ మైనస్ 15 వోల్ట్లను బయాస్ వోల్టేజ్గా వర్తింపజేసాము వ్యాప్తి 5 వోల్ట్లుగా గల 50 హెర్ట్జ్ పౌనఃపున్యం ఇవ్వబడిందని మీరు గమనించవచ్చు ఈ ప్రత్యేక సందర్భంలో నా అవుట్ పుట్ వోల్టేజ్ ఆసిలోస్కోప్లో ఉంది అవుట్ పుట్ వోల్టేజ్ అంటే ఏమిటి ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అని మేము చూస్తాము తక్కువ పౌనఃపున్యం fL 159 15 హెర్ట్జ్ కాబట్టి ఇది 50 హెర్ట్జ్ ను అనుమతించదు అందుకే పీక్ టు పీక్ వోల్టేజ్ 200 మిల్లీ వోల్ట్లు అవుట్ పుట్ వద్ద ఇన్ పుట్ సిగ్నల్ పూర్తిగా fL క్రిందనిలిచిపోతుంది ఇది fH పైన కూడా అణచివేయబడుతుంది ఇప్పుడు 20 హెర్ట్జ్దశల్లో ఫ్రీక్వెన్సీని 50 నుండి 70 హెర్ట్జ్ కి పెంచుదాం ఇది అధిక అణచివేత fL తక్కువగా ఉన్నందున అది ఇంకా అణచివేయబడిందని మనం చూస్తాము హై పాస్ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయిన ఇప్పుడు మేము 90 మరియు 110 హెర్ట్జ్ కు పెంచాము మీరు ఇప్పుడు చూడవచ్చు ఇది ఇప్పటికీ పాస్ చేయడానికి అనుమతించలేదు మరింత ముందుకు వెళ్దాం 130 ఇంకా అదే 150 ని ఇంకా ఒకేలా చేద్దాం దానిని 160 కి పెంచుకుందాం మీ వోల్టేజ్ పెరగడం లేదు ఎందుకంటే మన గెయిన్ ని 0 1 కి సెట్ చేసాము అంటే ఏమైనా వోల్టేజ్ ఉంటే అది 0 1 తో గుణించ బడి అవుట్ పుట్ తగ్గుతుంది నేను గెయిన్ పెంచు కుంటే మీరు మార్పు ని చూస్తారు నేను 1 5 కిలో హెర్ట్జ్ పైకి వెళితే గెయిన్ తక్కువగా ఉంటుందని మీరు అకస్మాత్తుగా చూస్తారు కాబట్టి 1 5 కిలోల హెర్ట్జ్ పైన పెరుగుతూనే లాభం తగ్గుతుందని మరియు అవుట్ పుట్ వోల్టేజ్ కూడా అకస్మాత్తుగా తగ్గుతుందని మీరు చూస్తారు మీరు 220 మరియు 210 200 చూస్తారు ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ ను అణచివేస్తోంది నేను గెయిన్ ని 1 కి మార్చగలిగితే ఇక్కడ మనకు R2 1 కిలో ఓమ్ కు సమానం R1 10 కిలో ఓమ్ లకు సమానం R2 R1 విలువ 0 1 గా ఉంది అందువల్ల ఇది ఏ సంకేతాన్ని దాటుతుందో దానిని ఈ ప్రత్యేక కారకంతో గుణించాలి అంటే 0 1 ద్వారా 5 వోల్ట్ల ను గుణిస్తే మనకు 0 5 వోల్ట్లు వస్తాయి సరేనా కాబట్టిఅవుట్ పుట్ సాధారణంగా 400 మిల్లీ వోల్ట్ లకు లేదా 300 మిల్లీ వోల్ట్ లకు దగ్గరగా ఉందని మీరు చూడవచ్చు మనము fL పైన ఉన్నప్పుడు మరియు మేము fL మరియు fH మధ్య ఉన్నప్పుడు వోల్టేజ్ 350 400 మిల్లీ వోల్ట్ల చుట్టూ ఉందని మీరు చూస్తారు సరియైనదా నేను గుణాంకాన్ని 1 కి మార్చినట్లయితే అంటే నాకు R2 10 కిలో ఓమ్ అవుతుంది నాకు 10 కిలోల ఓమ్ ఉంది అప్పుడు నా గెయిన్ 1 అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మేము అదే 5 వోల్ట్లను వర్తింపజేయడం ద్వారా ప్రయోగం చేస్తాము మరియు 50 హెర్ట్జ్ నుండి ప్రారంభించి ఫ్రీక్వెన్సీని 20 హెర్ట్జ్ దశలో పెంచుతాము మనం బ్రెడ్బోర్డుకు తిరిగి వెళ్దాం మరియు రెసిస్టర్ ఇక్కడ ఉంది మొత్తం విలువను 10 కిలోల ఓమ్ కు దగ్గరగా ఉంది కాబట్టి అతను మరొక రెసిస్టర్ను పొందాలి ఎందుకంటే మనకు విలువ 1 కావాలి కాబట్టివిలువ మీ వద్ద ఉన్న రెసిస్టర్10 కే మరియు మరొక రెసిస్టర్ కూడా 10 కె కాబట్టి మనకు గెయిన్ 1 కాబట్టి నేను నా రేసిస్టర్ విలువను మార్చు కుంటే మార్పును చూడగలిగాను అవుట్ పుట్ సిగ్నల్లో మరియు యాంప్లిఫైయర్ యొక్క అవుట్ పుట్ గెయిన్ మీద ఆధారపడి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ని మరియు పాసివ్ బ్యాండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ని ఒక ప్రయోగము ద్వారా చూశాము తదుపరి మాడ్యుల్ లో మనము బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ని చూద్దాము ఫిల్టర్ల థియరీ ద్వారా మనము లోపాస్ హైపాస్ బ్యాండ్ పాస్ యాక్టివ్ బ్యాండ్ పాస్ పాసివ్ బ్యాండ్ పాస్ యాక్టివ్ లోపాస్ యాక్టివ్ హైపాస్ ఫిల్టర్లు చూశాము తదుపరిది ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది సరియైనదా మీకు లోపాస్ హైపాస్ మరియు గుర్తుందా బ్యాండ్ పాస్ ఏమి మిగిలి ఉంది బ్యాండ్ తిరస్కరించటం అంటే ఒక నిర్దిష్ట పౌనఃపున్యాన్ని మిగిలిన బ్యాండ్ నుండి తిరస్కరించాలి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని తిరస్కరించడానికి మాకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని తిరస్కరించే ఫిల్టర్ అవసరం మరియు దీనిని బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటారు మళ్ళీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం ఆపరేషన్ యాంప్లిఫయర్ ఉపయోగించి ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఎలా రూపొందించాలో చూద్దాం ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మీకు లభించిన ఒక విషయం ఏమిటంటే నేను పాసివ్ ఫిల్టర్ సర్క్యూట్ను ఉపయోగిస్తే లోడింగ్ ప్రభావం ఉంటుంది నేను యాక్టివ్ సర్క్యూట్ ఉపయోగిస్తే లోడింగ్ ప్రభావం ఉండదు సరియైనదా మీరు ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటే సంకోచించకండి మరియు మీ ఫోరమ్లో మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని తిరిగి చేరటానికి ప్రయత్నిస్తాము సమాధానం పొందడానికి నేను మీకు సహాయం చేస్తాను మీ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే వారు కూడా ఉన్నారు ఈ విషయాలు ఎలా పని చేస్తాయో కాబట్టి తదుపరి మాడ్యూల్లో బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటే ఏమిటి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి నేను తదుపరి మాడ్యూల్ లో చూస్తాను శెలవు